ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I మీద ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం ఇది ఉపన్యాసం సంఖ్య 19 ఈరోజు మనం రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల యొక్క గరిష్ఠ మాగ్జిమా మరియు కనిష్టా మినిమా ల పై చర్చ ను కొనసాగిస్తాము ప్రత్యేకించి ఈరోజు మనం కొన్ని విలక్షణమైన సమస్యలను చూస్తాము మరియు వాటిని సాధించడానికి మనం మునుపటి ఉపన్యాసాలలో చర్చించిన ఆలోచనలను వర్తింపచేస్తాము గత ఉపన్యాసంలో మనం స్థానిక ఎక్స్ట్రీమ ను కలిగి ఉండడానికి అవసరమైన ఆవశ్యక మరియు పర్యాప్తక నియమాలను పరిశోధించాము ఇప్పుడు మనం వాటిని గుర్తుకు తెచ్చుకుందాం ఈ సమీకరణాలను సాధించడం ద్వారా మనం అన్ని క్రిటికల్ పాయింట్లను కనుగొనాలి కాబట్టి x కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ మరియు y కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ లను 0 కి సమానం చేయడం ద్వారా వచ్చిన ఈక్వేషన్ లను సాధించడం ద్వారా మనం అన్ని క్రిటికల్ పాయింట్లను పొందుతాము తర్వాత ప్రతి క్రిటికల్ పాయింట్ దగ్గర మనం r s మరియు t లను లెక్కిస్తాము ఇక్కడ r fxx s fxy మరియు t fyy తర్వాత గుర్తింపు కోసం మనం rt s2 పాజిటివ్ అయ్యి r నెగెటివ్ అయితే ఆ బిందువు గరిష్ట బిందువు అవుతుందని గ్రహించాము మరియు ఒక పాయింట్ దగ్గర rt s2 పాజిటివ్ అయ్యి r కూడా పాజిటివ్ అయితే అది కనిష్ట బిందువు అవుతుంది అదేవిధంగా rt s2 నెగెటివ్ అయితే అప్పుడు ఆ పాయింట్ శాడిల్ పాయింట్ అవుతుంది మరియు rt s20 అయితే ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ టెస్ట్ విఫలమవుతుంది మరియు ఈ సందర్భంలో మనం కొన్ని ఇతర మార్గాల ద్వారా తదుపరి దర్యాప్తుకు వెళ్లాలి కాబట్టి ఇక్కడ ప్రాబ్లం గురించి చర్చిద్దాం మనం fxy4x2y2e x2 4y2యొక్క స్థానిక ఎక్స్ట్రీమ ను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి మనం fx ను లెక్కించాలి y ను స్థిరాంకం గా తీసుకుని f ను x కి సంబంధించి పాక్షిక అవకలనం చేస్తే fx వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ప్రోడక్ట్ రూల్ ని ఉపయోగిస్తాము కాబట్టి 4x2y2ని అంతే ఉంచి e x2 4y2 ను x కి సంబంధించి పాక్షిక అవకలనం చేస్తాము అప్పుడు మనకు e x2 4y2 మరియు x2 4y2 యొక్క డెరివేటివ్ 2x అవుతుంది ప్లస్ e x2 4y2 అంతే ఉంటుంది మరియు 4x2y2 యొక్క x కి సంబంధించిన పాక్షిక అవకలనం 8x అవుతుంది ఇప్పుడు రెండు పదాలలో 2xe x2 4y2 ఉంది కాబట్టి దానిని ఈ రెండు పదాలలో నుండి కామన్ తీస్తాము అప్పుడు మొదటి పదంలో 4x2y2 మరియు రెండవ పదంలో 4 ని మాత్రమే పొందుతాము కాబట్టి x కి సంబంధించిన f యొక్క ఫస్ట్ డెరివేటివ్ 2xe x2 4y2 అవుతుంది fxxy2xe x2 4y24 4x2 y2 అదేవిధంగా మనం y కి సంబంధించిన ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ని పొందవచ్చు కాబట్టి ఇప్పుడు మనం x ను స్థిరాంకం గా తీసుకుని f ని y కి సంబంధించి పాక్షిక అవకలనం చేస్తాము మరియు ఇక్కడ మనం మరలా ప్రోడక్ట్ రూల్ ని ఉపయోగిస్తాము కాబట్టి y కి సంబంధించిన f యొక్క మొదటి ఆర్డర్ డెరివేటివ్ 2ye x2 4y2 అవుతుంది తర్వాత మనం fx మరియు fy లను 0 కి సమానం చేయడం ద్వారా రెండు ఈక్వేషన్ లను పొందుతాము ఈ రెండు ఈక్వేషన్ లను సాధించడం ద్వారా మనం ఇప్పుడు క్రిటికల్ పాయింట్లను పొందుతాము కాబట్టి మనం ఈ ఈక్వేషన్ లను 0 కి సెట్ చేస్తే ఈ మొదటి ఈక్వేషన్ నుండి e x2 4y2 0 కాదు కాబట్టి x ను 0 గా లేదా ఈ బ్రాకెట్లో ఉన్న పదం 4 4x2 y2 ను 0 గా పొందుతాము కాబట్టి x 0 అని అనుకుందాం x 0 అయినప్పుడు y విలువ ఏమైనప్పటికీ ఆ పాయింట్ దగ్గర fx విలువ 0 అవుతుంది మన దగ్గర x 0 అని ఉంది కాబట్టి x 0 అయినప్పుడు fx ను 0 కి సెట్ చేయడానికి మనకు రెండు అవకాశాలు లభిస్తాయి అవేమిటంటే y 0 కావచ్చు లేదా 1 16x2 4y2 0 కావచ్చు x 0 కాబట్టి 1 16x2 4y2 0 నుండి మనం 1 4y2 0 ని పొందుతాము మరియు దీని నుండి y విలువ ±12 అవుతుంది కాబట్టి x 0 అయిన సందర్భంలో రెండవ ఈక్వేషన్ ను 0 కి సెట్ చేయడానికి మనకు రెండు అవకాశాలు ఉన్నాయి అవి y 0 కావచ్చు లేదా y ±12 కావచ్చు కాబట్టి ప్రాథమికంగా మనం మూడు పాయింట్లు 00 012 మరియు 0 12 లను పొందుతున్నాం కాబట్టి ఇక్కడ మూడు పాయింట్లు ఉన్నాయి మరియు వీటి దగ్గర fx మరియు fy లు రెండూ 0 అవుతాయి ఇప్పుడు మనకు ఇంకొక అవకాశం కూడా ఉంది రెండవ ఈక్వేషన్ fy 0 లో y 0 అయితే మొదటి ఈక్వేషన్ నుండి మనం 4 4 x2 0 ని పొందుతాము మరియు దాని నుండి మనకు x ±1 అవుతుంది కాబట్టి ఇవి y 0 అయ్యే ఇతర పాయింట్లు కాబట్టి మనం 10 మరియు 10 లను పొందుతాము ఇప్పుడు మనం 4 4x2 y2 మరియు 1 16x2 4y2 లను 0 చేయడానికి ప్రయత్నిస్తే మొదటి ఈక్వేషన్ నుండి మనం 44x2y2 ని పొందుతాము మరియు రెండవ ఈక్వేషన్ నుండి మనం 16x24y2 1 ని పొందుతాము ఇక్కడ రెండు పదాలలో 4 ఉంది కాబట్టి మనం 4 ని కామన్ తీస్తే మనకు 4x2y214 వస్తుంది మొదటి ఈక్వేషన్ 4x2y2 4 మరియు రెండవ ఈక్వేషన్ 4x2y214 కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ ల నుండి మనం ఎలాంటి పరిష్కారాన్ని పొందలేము కాబట్టి మనం ఈ రెండు ఈక్వేషన్ ల నుండి ఎటువంటి పరిష్కారాన్ని పొందలేము కాబట్టి ఇక్కడ మనం 0 0 0120 1210 10 పాయింట్లను పొందాము కాబట్టి ఈ అన్ని పాయింట్ల వద్ద మనం మరింత పరిశోధన చేయాలి కాబట్టి ఇక్కడ చర్చించినట్లుగా మనం ఈ ఐదు క్రిటికల్ పాయింట్లను కలిగి ఉన్నాము లేదా ఈ పాయింట్లు దగ్గర ఈ రెండు డెరివేటివ్ లు అదృశ్యమవుతాయి మరియు ఇప్పుడు మనం ప్రతి క్రిటికల్ పాయింట్ స్థానిక గరిష్ట బిందువు అవుతుందా లేదా స్థానిక కనిష్ట బిందువు అవుతుందా లేదా శాడిల్ పాయింట్ అవుతుందా అని చర్చించాలి కాబట్టి అక్కడ మనం ఇంతకు ముందు చర్చించిన పర్యాప్తక నియమాలను ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం తర్వాత దానిని చూద్దాం కాబట్టి మనం ఈ fx ను కలిగి ఉన్నాము మరియు ఎక్స్ట్రీమ కొరకు ఈ పాయింట్ ల గురించి మరింత పరిశోధన చేయడానికి మనం రెండవ ఆర్డర్ డెరివేటివ్ లను పొందాలి కాబట్టి మళ్ళీ మనం దీని యొక్క డెరివేటివ్ ని పొందాలి కాబట్టి మరోసారి మనం దీనిని x కి సంబంధించి పాక్షిక అవకలనం చేయాలి అప్పుడు మనం ఈ పదం ను పొందుతాము కాబట్టి ఇప్పుడు దీనిని ఎలా కనుగొనాలో నేను మీకు చూపిస్తాను తర్వాత దానిని మనం నేరుగా వ్రాస్తాము కాబట్టి ఇక్కడ మళ్లీ ప్రోడక్ట్ రూల్ వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ మనం 2e x2 4y2 ని మొదటి ఫంక్షన్ గా తీసుకుంటాము తర్వాత మనం ఈ రెండవ పదం x4 4x2 y2 ని x కి సంబంధించి పాక్షిక అవకలనం చేస్తాము అప్పుడు అది 4 12x2 y2 అవుతుంది ప్లస్ ఈ రెండవ పదం 2x4 4x2 y2 అంతే ఉంటుంది మరియు e x2 4y2 ని x కి సంబంధించి పాక్షిక అవకలనం చేస్తాము అప్పుడు అది e x2 4y2 మరియు x2 4y2 యొక్క x కి సంబంధించిన పాక్షిక అవకలనం 2x అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనం 2e x2 4y2 ని ఈ రెండు పదాలలో నుండి కామన్ తీస్తాము అప్పుడు మనం మొదటి పదం నుండి 4 12 x2 y2 ను ప్లస్ రెండవ పదం నుండి 2x ని పొందుతాము రెండవ పదం లో x ఉంది కాబట్టి మనం x2 పదాన్ని x4 పదాన్ని మరియు x2y2 పదాన్ని పొందుతాము కాబట్టి మనం 4 12 x2 y2 8x28x42x2y2 పదాన్ని 2e x2 4y2 తో కలిపి పొందుతాము కాబట్టి fxx 2e x2 4y24 20 x2 y28x42x2y2 అవుతుంది ఇది x కి సంబంధించిన సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ తర్వాత మనం ఇతర డెరివేటివ్ లు అంటే y కి సంబంధించిన సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ fyy ను మరియు ఈ మిక్సిడ్ డెరివేటివ్ fxy ని లెక్కించాలి కాబట్టి మునుపటి స్లైడ్ నుండి మనం fy ని కలిగి ఉన్నాము మరియు తర్వాత మనం పైన చర్చించిన విధంగా దీనిని x కి సంబంధించి అవకలనం చేయవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఈ పదాన్ని పొందుతాము మరియు fy ని y కి సంబంధించి మరలా అవకలనం చేయడం ద్వారా మనం fyy ని అంటే t ని పొందుతాము మరియు దీని విలువ 2e x2 4y21 20y2 16x2 128x2y232y4 అవుతుంది కాబట్టి మన దగ్గర మూడు ఈక్వేషన్ లు ఉన్నాయి మరియు ఈ మూడు వ్యక్తీకరణలు r కోసం మరియు సెకండ్ ఆర్డర్ మిక్సిడ్ డెరివేటివ్ s కోసం మరియు t కోసం ఉన్నాయి కాబట్టి ఈ డెరివేటివ్ ల సహాయంతో మనం ఈ పాయింట్ గరిష్ఠ బిందువా లేదా కనిష్ట బిందువా లేదా శాడిల్ పాయింటా అనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తాము rfxxxy2e x2 4y24 20x28x4 y22x2y2 sfxyxy4xye x2 4y2 1716x24y2 tfyyxy2e x2 4y21 20y2 16x2 128x2y232y4 కాబట్టి ఇప్పుడు చర్చించినట్లుగా మనం ఈ మూడు వ్యక్తీకరణలు r s t లను కలిగి ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం ఈ పాయింట్ లను గుర్తిస్తాము ఇక్కడ మొదటి పాయింట్ ను గుర్తుకు తెచ్చుకుంటే అది 0 0 అవుతుంది కాబట్టి ఈ పాయింట్ 0 0 వద్ద మనం r s మరియు t లను లెక్కిస్తాము మొదట r విలువను కనుగొందాం x మరియు y లు రెండూ 0 అయినప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ విలువ e0 అవుతుంది మరియు దాని విలువ 1 అవుతుంది మరియు ఈ రెండవ పదం 4 అవుతుంది కాబట్టి r విలువ 8 అవుతుంది ఇప్పుడు మనం s విలువను 0 0 వద్ద కనుక్కుందాం ఇక్కడ xy ప్రొడక్ట్ లో ఉంది కాబట్టి x y లు 0 అయినప్పుడు s విలువ 0 అవుతుంది 0 0 వద్ద t విలువను 2e0 1 గా పొందుతాము ఇక్కడ e0విలువ 1 కాబట్టి t విలువ 2 అవుతుంది కాబట్టి 0 0 వద్ద r 8 s 0 మరియు t 2 అవుతాయి క్రిటికల్ పాయింట్ లన్నింటిలోనూ దీన్ని మనం మొదట తీసుకున్నాము ఎందుకంటే ప్రతి క్రిటికల్ పాయింట్ గరిష్ఠ బిందువు అవుతుందా కనిష్ట బిందువు అవుతుందా లేదా శాడిల్ పాయింట్ అవుతుందా అని మనం గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం ఈ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ లను లెక్కించాము తర్వాత మనం rt s2 ను లెక్కించాలి r మరియు t ల లబ్దం 16 మరియు s 0 అవుతుంది కాబట్టి rt s2 16 అవుతుంది ఇది పాజిటివ్ నంబర్ rt s2 పాజిటివ్ అయినప్పుడు r పాజిటివ్ అయితే ఆ పాయింట్ స్థానిక కనిష్టం అవుతుందని పర్యాప్తక నియమం లో మనం చూశాము కాబట్టి ఈ పాయింట్ 0 0 ను స్థానిక కనిష్టంగా మనం పొందాము కాబట్టి 0 0 వద్ద ఫంక్షన్ స్థానిక కనిష్ఠాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు మనం ఇతర పాయింట్లను పరిశీలిద్దాం ఇప్పుడు రెండు మరియు మూడు పాయింట్లు 0 12 మరియు 0 12 ల వద్ద r s t లను కనుగొందాం ఈ అన్ని వ్యక్తీకరణలలో y యొక్క ఎక్సపోనెంట్ సరి సంఖ్య కాబట్టి ఈ రెండింటి దగ్గరా మనం r s t లను ఒకేసారి కనుగొనవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం పాజిటివ్ సైన్ ను తీసుకున్నా లేదా నెగెటివ్ సైన్ ను తీసుకున్నా y యొక్క ఎక్సపోనెంట్ సరి సంఖ్య కాబట్టి మనం ఒకే విలువను పొందుతాము కాబట్టి మనం ఈ రెండు పాయింట్ లను కలిపి పరిగణించవచ్చు కాబట్టి ఇప్పుడు మనం రెండవ పాయింట్ ని మరియు మూడవ పాయింట్ ని గురించి చర్చిస్తున్నాము అంటే 0 ±12 కాబట్టి ఈ సందర్భంలో మనం ఈ r ని మళ్ళీ లెక్కించాలి x 0 కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లో y2 విలువ 14 అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు e 1 ని పొందుతారు ఈ పదం నుండి మనకు 4 ఉంది తర్వాత ఇది 0 అవుతుంది మరియు ఇది కూడా 0 అవుతుంది మరియు ఇక్కడ y2 మాత్రమే ఉంటుంది మరియు దాని విలువ 14 అవుతుంది మరియు x 0 కాబట్టి ఇది కూడా 0 అవుతుంది కాబట్టి మనం r విలువను 2e 14 14 గా పొందుతాము మరియు దాని నుండి మనం 152e ని పొందుతాము కాబట్టి ఈ పాయింట్ 0 ±12 వద్ద r విలువ 152e అవుతుంది కాబట్టి r 152e అవుతుంది అదేవిధంగా మనం 0 ±12 వద్ద s మరియు t లను లెక్కించవచ్చు మనం s లో ఈ పాయింట్ ను ప్రతిక్షేపించినప్పుడు ఇక్కడ xy ఉంది కాబట్టి x 0 అయినందువల్ల ఈ మొత్తం పదం 0 అవుతుంది కాబట్టి s విలువ నేరుగా 0 అవుతుంది 0 ±12 వద్ద t విలువను కనుగొందాం x 0 కాబట్టి ఇందులో x లున్న పదాలన్నీ అదృశ్యమవుతాయి మరియు y2 లు y4 లు మాత్రమే మిగులుతాయి కాబట్టి ఈ పదాలను లెక్కించడం ద్వారా మనకు t విలువ 4e అవుతుంది ఇప్పుడు మనం rt s2ను లెక్కిద్దాం rt 30e2 మరియు s 0 కాబట్టి rt s2 30e2 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో rt s2 నెగెటివ్ అవుతుంది కాబట్టి పర్యాప్తక నియమాల ప్రకారం rt s2 నెగెటివ్ అయితే ఈ పాయింట్ శాడిల్ పాయింట్ అవుతుంది కాబట్టి రెండు మరియు మూడు పాయింట్లు 012 మరియు 0 12 ల రెండింటిని మన దగ్గర ఉన్న పర్యాప్తక నియమాల ఆధారంగా మనం శాడిల్ పాయింట్లు గా గుర్తించగలుగుతాము ఇప్పుడు చివరి పాయింట్లు నాలుగు మరియు ఐదు 10 మరియు 10 లను చూద్దాం ఇక్కడ మళ్ళీ ఈ రెండు పాయింట్ల దగ్గర మనం r s t లను ఒకేసారి కనుగొనవచ్చు ఎందుకంటే x యొక్క ఎక్సపోనెంట్ సరి సంఖ్య కాబట్టి x విలువను 1 గా లేదా 1 గా తీసుకున్నా వీటి విలువలో మార్పు ఏమీ ఉండదు కాబట్టి r విలువను లెక్కించేటప్పుడు ఇక్కడ మనం y విలువను 0 గా ప్రతిక్షేపించాలి కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e 1 అవుతుంది మరియు ఇక్కడ ఈ రెండు పదాలు 0 అవుతాయి కాబట్టి దీని విలువ 8 అవుతుంది ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి దీని విలువ 16 అవుతుంది కాబట్టి ఇక్కడ r 16e అవుతుంది మరియు s యొక్క వ్యక్తీకరణలో y ఉంది మరియు y 0 కాబట్టి s విలువ 0 అవుతుంది మరియు ఈ వ్యక్తీకరణ నుండి t విలువ 30e అవుతుంది కాబట్టి మళ్ళీ మనం ఈ rt s2 ను లెక్కించాల్సి ఉంటుంది ఈ సందర్భంలో rt 480e2 మరియు s 0 కాబట్టి rt s2 480e2 అవుతుంది rt s2 పాజిటివ్ కాబట్టి ఇప్పుడు r యొక్క సైన్ ఆధారంగా ఇది గరిష్ట బిందువా లేదా కనిష్ట బిందువా అనేది మనం నిర్ణయించుకోవచ్చు ఈ సందర్భంలో rt s2 పాజిటివ్ మరియు r విలువ నెగెటివ్ కాబట్టి ఈ పాయింట్ గరిష్ట బిందువు అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ రెండు పాయింట్లు 1 0 మరియు 1 0 లు స్థానిక గరిష్ట బిందువులవుతాయి ఇప్పుడు మనం తర్వాత ప్రాబ్లం ని చూద్దాం ఇక్కడ ఫంక్షన్ fx y y2x2yx4 గా ఇవ్వబడింది మరియు మనం స్థానిక ఎక్స్ట్రీమ గురించి చర్చించాలనుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంలో మనం ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ లను లెక్కిస్తాము అప్పుడు x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ fx విలువ 2xy 4 x3 మరియు y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ fy విలువ 2y x2 అవుతుంది కాబట్టి మన దగ్గర పార్షియల్ డెరివేటివ్ లు fx మరియు fy లు ఉన్నాయి మరియు స్టేషనరీ పాయింట్లను పొందడానికి ఈ రెండింటినీ 0 కి సమానం చేయాలి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ లను సాల్వ్ చేయడం ద్వారా మనం స్టేషనరీ పాయింట్లను పొందుతాము fx 0 నుండి మనం 2xy4x3 0 ను మరియు fy 0 నుండి 2yx2 0 ను పొందుతాము కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ లను సాల్వ్ చేయడం ద్వారా మనం ఈ రెండు ఈక్వేషన్ లను సంతృప్తి పరిచే అన్ని పాయింట్ల ను పొందుతాము మనం మొదటి ఈక్వేషన్ ను చూసినట్లయితే x 0 ఈ ఈక్వేషన్ ను సంతృప్తి పరుస్తుంది కాబట్టి x 0 అయినప్పుడు దీనికి అనుగుణంగా రెండవ ఈక్వేషన్ నుండి y విలువ ఎంత ఎందుకంటే మనం ఈ రెండు ఈక్వేషన్ లను సంతృప్తి పరిచే పాయింట్ల కోసం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ x 0 అనేది fxను 0 చేస్తుంది మరియు x 0 అయినప్పుడు రెండవ ఈక్వేషన్ నుండి y 0 అవ్వాలి కాబట్టి ఈ పాయింట్ 0 0 మనకు మొదటి పాయింట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్ లను 0 చేయగల ఇతర అవకాశాల కోసం చూడాలి ఇక్కడ x 0 అవ్వాలి లేదా ఈ రెండవ పదం 0 అవ్వాలి అంటే 2 yx2 0 అయ్యేటట్లుగా 2 y4 x2 0 అవ్వాలి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ లు 2 y4 x2 0 మరియు 2 yx2 0 లను సంతృప్తి పరిచే ఏకైక పాయింట్ 0 0 అవుతుంది కాబట్టి మనం 0 0 తప్ప మరే ఇతర పాయింట్ ని పొందలేము కాబట్టి ఈ సందర్భంలో 0 0 మాత్రమే స్టేషనరీ పాయింట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ 0 0 పాయింట్ స్థానిక గరిష్ట బిందువు అవుతుందా లేదా స్థానిక కనిష్ట బిందువు అవుతుందా అనేది గుర్తించడానికి చర్చించాలి కాబట్టి దానికోసం ఇప్పుడు మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ లను లెక్కించాలి కాబట్టి మనం fxx00 fxy00 మరియు fyy00 విలువలను కనుక్కోవాలి fx ను x కి సంబంధించి పాక్షిక అవకలనం చేయడం ద్వారా మనం fxx ని పొందుతాము fx2 xy4 x3 కాబట్టి fxx 2y 12 x2 అవుతుంది మరియు 0 0 వద్ద fxx 0 అవుతుంది ఇప్పుడు fxy ని కనుక్కుందాం ఇది fxను y కి సంబంధించి పాక్షిక అవకలనం చేయడం ద్వారా వస్తుంది కాబట్టి మనకు fxy 2x అవుతుంది మరియు 0 0 వద్ద దీని విలువ 0 అవుతుంది అదేవిధంగా fy ని y కి సంబంధించి పాక్షిక అవకలనం చేయడం ద్వారా fyyవస్తుంది మరియు ఇక్కడ fyy 2 అవుతుంది కాబట్టి ఇప్పుడు 0 0 వద్ద r fxx00 0 s fxy00 0 మరియు t fyy00 2 అవుతాయి ఇప్పుడు మనం rt s2 ను లెక్కించాలి ఇక్కడ r 0 మరియు t 2 కాబట్టి rt విలువ 0 అవుతుంది మరియు s 0 కాబట్టి s2 0 అవుతుంది కాబట్టి rt s2 0 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో టెస్ట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఈ rt s2 లేదా ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ టెస్ట్ ఆధారంగా మనం ఏదీ నిర్ధారించలేము మరియు ఈ పాయింట్ 0 0 ఏమౌతుందో తేల్చడానికి మనం కొన్ని ఇతర మార్గాలను కనుగొనాలి కాబట్టి ఈ సెకండ్ ఆర్డర్ టెస్ట్ ఫెయిల్ అయింది కానీ మనం f ను లెక్కించడం ద్వారా ఈ పాయింట్ గరిష్ట బిందువా కనిష్ట బిందువా లేదా శాడిల్ పాయింటా అని సులభంగా గుర్తించవచ్చు కాబట్టి ఈ f యొక్క సైన్ ఆధారంగా ఇది కనిష్ట బిందువా గరిష్ట బిందువా అని మనం నిర్ణయించవచ్చు కాబట్టి f నెగెటివ్ అయితే అంటే f0 0 విలువ దాని నైబర్హుడ్ లో ఉన్న పాయింట్ల వద్ద f విలువ కంటే పెద్దదిగా ఉంటే ఆ సందర్భంలో మనకు స్థానిక గరిష్టం ఉంటుంది ఈ నైబర్హుడ్ లో f పాజిటివ్ అయితే అప్పుడు ఇది స్థానిక కనిష్ట బిందువు అవుతుంది మరియు అది 0 0 యొక్క నైబర్హుడ్ లో దాని సైన్ ను మార్చుకున్నట్లయితే అది శాడిల్ పాయింట్ అవుతుందని మనం నిర్ధారించగలము కాబట్టి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ టెస్ట్ లో పాల్గొనకుండా నేరుగా ఈ f యొక్క సైన్ ను గమనించడం ద్వారా మనం ఈ పాయింట్ ఏమౌతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి చాలా సందర్భాలలో ఇది పనిచేస్తుంది కానీ కొన్నిసార్లు ఫంక్షన్ నుండి నేరుగా f యొక్క గుర్తును తెలుసుకోవడం కష్టం కాబట్టి ఈ సందర్భంలో బహుశా ఇది సాధ్యమే f f0h0k f00 కాబట్టి ఈ f0h0k విలువ fxy లో x ని h తో y ని k తో భర్తీ చేయడం ద్వారా వస్తుంది కాబట్టి దీని విలువ k2 h2k h4 అవుతుంది కాబట్టి 0 0 యొక్క నైబర్హుడ్ లో f యొక్క విలువను k2 h2k h4 గా మనం కలిగి ఉన్నాము మరియు తర్వాత ఈ పదాన్ని k2h22 34k2 గా వ్రాయవచ్చు కాబట్టి ఈ k2h22 నుండి మనం ఏమి పొందాము కాబట్టి ఇక్కడ ఒక పదం ఉంది ఇప్పుడు మనం దాని గురించి చర్చిద్దాం ఇక్కడ k24మరియు h4 మరియు h2k మరియు 34k2 పదాలున్నాయి k24 మరియు 34k2 పదాలను కలపడం వల్ల 44k2 అంటే k2 ను పొందుతాము కాబట్టి 34k2 మరియు k24 లను కలపడం వల్ల మనకు k2 వస్తుంది మరియు మన వద్ద h4 ఉంది మరియు h2k పదం ఉంది h మరియు k లు 0 కావు కాబట్టి ఇప్పుడు మనం ఈ పదం ఆధారంగా దీని ప్రవర్తనను పొందడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఇక్కడ ఒకటి 0 కావచ్చు మనం ఇప్పటికీ 0 0 యొక్క నైబర్హుడ్ లోనే ఉన్నాము కాబట్టి ఈ రెండింటిని 0 గా సెట్ చేయలేము కాబట్టి వాటిలో ఒకటి 0 కాదు అనుకోండి ఉదాహరణకు k ≠ 0 అనుకోండి కాబట్టి ఇక్కడ మనం కొంత పాజిటివ్ గా కలిగి ఉన్నాము మరియు ఇక్కడ కూడా మనకు పాజిటివ్ ఉంది మరియు అక్కడ మనకు స్క్వేర్ ఉంది h 0 కాకపోతే మళ్లీ ఇది 0 కావచ్చు h మరియు k లు రెండూ 0 కానంతవరకూ అవి నెగెటివ్ గా లేదా పాజిటివ్ గా ఉన్నా పర్వాలేదు కాబట్టి h ≠ 0 లేదా k ≠ 0 అయినప్పుడు ఈ పదం పాజిటివ్ అవుతుంది మరియు దీని అర్థం ఏమిటంటే ఈ నైబర్హుడ్ లో మనం ఏ పాయింట్ ను తీసుకున్నా మరియు ఆ నైబర్హుడ్ ఎంత చిన్నదైనా ఈ f పాజిటివ్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది పాజిటివ్ అయితే అంటే ఈ నైబర్హుడ్ లోని పాయింట్ల వద్ద ఫంక్షన్ విలువ 0 0 వద్ద ఫంక్షన్ విలువ కంటే పెద్ద విలువలను తీసుకుంటుంది మరియు తర్వాత ఈ 0 0 స్థానిక కనిష్ట బిందువు కావాలి కాబట్టి 0 0 స్థానిక కనిష్ట బిందువు అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది సులభం ఇక్కడ సెకండ్ ఆర్డర్ టెస్ట్ ఫెయిల్ అయింది మరియు ఇది పర్యాప్తక నియమం కాబట్టి ఈ స్థానిక కనిష్టం గురించి మనకు తెలియజేయగల పర్యాప్తక నియమాన్ని మనం పొందలేకపోయాము కానీ ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తన ను నేరుగా చర్చించడం చాలా సులభం మరియు మనం ఈ నైబర్హుడ్ లో ఏ పాయింట్ ను తీసుకున్నా ఫంక్షన్ మరియు f పాజిటివ్ అవుతుంది అందువల్ల ఇది స్థానిక కనిష్ట బిందువు అవుతుంది ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ ను చర్చిద్దాం ఇక్కడ fxy2x4 3x2yy2 గా ఇవ్వబడింది ఇది ఇంతకు ముందు ఉదాహరణలాగే ఉంటుంది కాబట్టి మనం fx మరియు fy లను లెక్కిస్తాము తర్వాత స్టేషనరీ పాయింట్లను కనుగొంటాము మరియు ఈ సందర్భంలో 0 0 మాత్రమే స్టేషనరీ పాయింట్ అని మనం కనుగొంటాము కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఇంతకు ముందు ప్రాబ్లం లాగే ఉంటుంది fxx ని లెక్కించినప్పుడు అది 0 అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పదాలలో x లేదా y లు ఉంటాయి fxy ని లెక్కించినప్పుడు దాని విలువ 6x అవుతుంది మరియు 0 0 వద్ద దాని విలువ 0 అవుతుంది మరియు fyy ని లెక్కించినప్పుడు దాని విలువ 2 అవుతుంది మునుపటి ప్రాబ్లం లో లాగే ఇక్కడ కూడా rt s2 విలువ 0 అవుతుంది అంటే టెస్ట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం ఇంతకు ముందు చేసిన విధంగానే ఇక్కడ కూడా చేస్తాము కాబట్టి ఇప్పుడు మనం ఈ f ని లెక్కిస్తాము ఇక్కడ f అంటే నైబర్హుడ్ లో ఉన్న పాయింట్ దగ్గర ఫంక్షన్ విలువ మైనస్ f0 0 ఇది 2h4 3h2kk2 అవుతుంది మరియు ఈ సందర్భంలో మళ్ళీ మనం చిన్న మానిప్యులేషన్ చేస్తాము ఇక్కడ ఉన్న 3 h2k ని మనం 2h2k మరియు h2k గా వ్రాస్తాము మరియు తర్వాత మొదటి రెండు పదాలలో నుండి 2h2 ను కామన్ తీస్తాము కాబట్టి ఇక్కడ మనకు h2 మరియు ఇక్కడ k ఉంటాయి మరియు తర్వాత రెండు పదాల నుండి k ని కామన్ తీస్తాము అప్పుడు మనం ని పొందుతాము కాబట్టి మనం ల లబ్దాన్ని కలిగి ఉన్నాము ఇప్పుడు మనం ఈ f యొక్క సైన్ ను ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో ఉన్న అన్ని పాయింట్ల దగ్గర మనకు ఖచ్చితమైన సైన్ అంటే పాజిటివ్ లేదా నెగెటివ్ ఉందా లేదా మారుతుందా అనేది ఏ విధంగా గుర్తించాలో చర్చిస్తాము కాబట్టి మొదటి అవకాశంగా మనం k నెగెటివ్ అయితే ఎలా ఉంటుంది అనే దానిని తీసుకుంటాము కాబట్టి k నెగెటివ్ అయినప్పుడు h ఏమైనప్పటికీ ఈ పదం పాజిటివ్ అవుతుంది మరియు ఈ పదం కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి h ఏమైనప్పటికీ అంటే h 0 లేదా h ≠ 0 k నెగెటివ్ అయినప్పుడు ఈ లబ్దం పాజిటివ్ అవుతుంది కాబట్టి k నెగెటివ్ అయిన సందర్భంలో f పాజిటివ్ అవుతుంది కాబట్టి మనం ఇతర అవకాశాలను చూద్దాం ఈ నైబర్హుడ్ లో h మరియు k విలువలు 0 కి దగ్గరగా తీసుకునే సందర్భంలో ఈ f నెగెటివ్ కావచ్చు కాబట్టి ఇక్కడ మనం k 0 అయితే f పాజిటివ్ అవుతుందని చూశాము మరియు మిగిలిన సందర్భాలలో మనం h మరియు k లను k h2 మరియు k 2h2 అయ్యేవిధంగా తీసుకుంటాము ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం మన నైబర్హుడ్ ను పరిమితం చేయడం లేదు మనం ఈ 0 0 కు దగ్గరగా వెళ్ళవచ్చు అంటే మనం k h2 మరియు k 2h2 పాత్ ను కలిగి ఉంటాము కాబట్టి ఈ ఇనీక్వాలిటీ ని సంతృప్తి పరిచే నైబర్హుడ్ లో మనం h మరియు k లను తీసుకుంటే ఏమి జరుగుతుంది ఈ h2 విలువ k కంటే తక్కువగా ఉంటుంది k విలువ పెద్దది కాబట్టి నెగెటివ్ అవుతుంది మరియు 2 h2 k కంటే పెద్దది కాబట్టి పాజిటివ్ అవుతుంది కాబట్టి f నెగెటివ్ అవుతుంది కాబట్టి వాటి నైబర్హుడ్ లో h మరియు k లు ఈ పాయింట్ లను సంతృప్తిపరచినప్పుడు f నెగెటివ్ అవుతుంది కాబట్టి 0 0 యొక్క నైబర్హుడ్ లో మనం గమనించింది ఆసక్తికరంగా ఉంది ఇక్కడ f పాజిటివ్ మరియు నెగెటివ్ కూడా అని మనం గమనించాము కాబట్టి 0 0 యొక్క నైబర్హుడ్ లో f దాని సైన్ ను మార్చుకుంటుంది అంటే 0 0 శాడిల్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ 0 0 పాయింట్ ను శాడిల్ పాయింట్ గా మనం గుర్తించాము మరియు దీనిని సెకండ్ ఆర్డర్ టెస్ట్ ద్వారా కనుక్కోవడం సాధ్యం కాలేదు కానీ ప్రత్యక్ష పరిశీలన ద్వారా ఇది శాడిల్ పాయింట్ అని మనం కనుగొనవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒక సింపుల్ ప్రాబ్లం ను చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ క్వాడ్రంట్ లో x 0 y 0 మరియు y 9 x ల వల్ల పరిమితం కాబడిన త్రిభుజాకార తలం పై నిర్వచించబడిన ఫంక్షన్ fxy22x2y x2 y2 యొక్క గరిష్ట మరియు కనిష్టాలను కనుగొంటాము ఇది ఈ ప్రాబ్లం యొక్క డొమైన్ మరియు ఇక్కడ ఇది పరిమితం ఎందుకంటే దీనికి x 0 y 0 మరియు y 9 x లు సరిహద్దులుగా ఉన్నాయి ఇది 0 9 పాయింట్ మరియు ఇది 9 0 పాయింట్ కాబట్టి ఈ సందర్భంలో మనం ఇంటీరియర్ ను మరియు బౌండరీ ని కూడా పరిగణించాలి కాబట్టి మనకు బాండెడ్ డొమైన్ ఉన్నప్పుడు మనం బౌండరీ ని కూడా పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ గరిష్ట మరియు కనిష్టాలు బౌండరీల వద్ద కూడా ఉండవచ్చు కాబట్టి ఇంటీరియర్ పాయింట్లు అంటే అర్థం బౌండరీ ని వదిలివేయడం కాబట్టి ఇంటీరియర్ పాయింట్ల వద్ద మనం స్టేషనరీ పాయింట్ల కోసం వెతుకుతాము మరియు మనం విడిగా బౌండరీ వద్ద ఎక్స్ట్రీమా కోసం చూస్తాము కాబట్టి ఈ ప్రాబ్లం లో స్టేషనరీ పాయింట్ కోసం మనం fx మరియు fy ని లెక్కించవచ్చు మరియు అవి 1 మరియు 1 అవుతాయి కాబట్టి ఇది ఇక్కడ డొమైన్ లోని స్టేషనరీ పాయింట్ లేదా బౌండరీ ని మినహాయించి ఈ డొమైన్ లోపల స్టేషనరీ పాయింట్ అవుతుంది కాబట్టి మనం ఈ పాయింట్ ను పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఈ ఇంటీరియర్ పాయింట్ వద్ద మనం స్థానిక ఎక్స్ట్రీమ ను కలిగి ఉండవచ్చు కానీ ఈ ప్రాబ్లం లో మన ఆసక్తి సంపూర్ణ గరిష్ట మరియు కనిష్ఠాన్ని కనుగొనడం కాబట్టి మనం ఈ పాయింట్ వద్ద ఫంక్షన్ యొక్క విలువ ఎంతో ఖచ్చితంగా పరీక్షిస్తాము కాబట్టి మనకు ఒక పాయింట్ ఉంది మరియు బౌండరీ పాయింట్లు ఏమీ లేవు OA లైన్ వెంట y 0 అవుతుంది కాబట్టి మనం fx లో y ని 0 గా సెట్ చేయవచ్చు కాబట్టి f 22x x2 అవుతుంది మరియు x విలువ 0 నుండి 9 వరకు మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక వేరియబుల్ లో ప్రాబ్లం మరియు ఈ ఫంక్షన్ ను x కి సంబంధించి అవకలనం చేయడం ద్వారా క్రిటికల్ పాయింట్ కోసం మళ్ళీ మనం చూడవచ్చు కాబట్టి x 1 వద్ద మనం స్థానిక గరిష్ట లేదా కనిష్ఠాన్ని పొందవచ్చు మనం వాస్తవానికి గుర్తింపు కోసం వెళ్ళవలసిన అవసరం లేదు ఇక్కడ గరిష్టం లేదా కనిష్టం అయ్యే కొన్ని పాయింట్లు ఉంటాయి మరియు ఆ పాయింట్ల వద్ద మనం ఫంక్షన్ విలువను పొందుతాము వాటి ద్వారా ఏది గరిష్ట విలువ మరియు ఏది కనిష్ట విలువ అని మనం నిర్ధారించవచ్చు కాబట్టి వన్ డైమెన్షనల్ ప్రాబ్లం లో ఇది స్టేషనరీ పాయింట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం లో ఎక్స్ట్రీమ కొరకు అవకాశం ఉన్న పాయింట్లను చూద్దాం మన దగ్గర బౌండరీ పాయింట్లు 0 9 0 0 9 0 మరియు x 1 దగ్గర ఈ పాయింట్ 1 0 ఉంది ఇవన్నీ ఈ ప్రాబ్లం లో స్టేషనరీ పాయింట్లు అవుతాయి కాబట్టి మనం మూడు పాయింట్ల ను కలిగి ఉన్నాము మన దగ్గర 0 0 పాయింట్ ఉంది ఇది వన్ డైమెన్షనల్ ప్రాబ్లం యొక్క బౌండరీ అవుతుంది మరియు ఇక్కడ మనం 9 0 పాయింట్ ను కలిగి ఉన్నాము మరియు మన దగ్గర 1 0 ఉంది ఇవి మొత్తం మూడు పాయింట్లు అదేవిధంగా ఈ OB లైన్ వెంట మనం పాయింట్లను వెదకాలి ఈ లైన్ వెంట x 0 కాబట్టి మనం fx y లో x 0 ని సెట్ చేయవచ్చు ఇది మళ్ళీ ఒక వేరియబుల్ లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం స్టేషనరీ పాయింట్ కోసం చూడాలి మరియు ఈ బౌండరీ వెంట మనకు 0 0 ఉంది మరియు ఈ బౌండరీ పాయింట్ ను ఇంతకుముందే మనం తీసుకున్నాము మన దగ్గర 0 9 పాయింట్ ఉంది ఇక్కడ దీనిని అవకలనం చేయడం ద్వారా మనం 0 1 ను స్టేషనరీ పాయింట్ గా పొందుతాము కాబట్టి మనం ఈ మూడు స్టేషనరీ పాయింట్లను కలిగి ఉన్నాము అంటే నా ఉద్దేశ్యంలో ఈ మూడు ఎక్స్ట్రీమా కొరకు పాయింట్లు అదేవిధంగా మనం మళ్ళీ ఈ మూడవ బౌండరీ y 9 x ను చూద్దాం కాబట్టి మనం fx y లో y 9 x ను ప్రతిక్షేపిస్తాము కాబట్టి ఈ ప్రాబ్లం మళ్ళీ ఒక వేరియబుల్ లోకి మారుతుంది ఇక్కడ మనం ఇంటీరియర్ పాయింట్ కోసం చూడాలి fx 0 కాబట్టి మనం 92 92 అనే పాయింట్ ను మాత్రమే పొందుతాము కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఉంది మరియు ఇంతకు ముందు ఈ బౌండరీ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు 7 పాయింట్లు ఉన్నాయి మరియు వీటి దగ్గర ఫంక్షన్ గరిష్ట లేదా కనిష్ట విలువలను తీసుకోవచ్చు కాబట్టి మన దగ్గర క్లోజ్డ్ మరియు బౌండెడ్ డొమైన్ ఉన్నప్పుడు మనం ఇంటీరియర్ మరియు బౌండరీ లను కూడా పరిగణించాలి కాబట్టి ఈ పాయింట్ ల దగ్గర మనం ఫంక్షన్ విలువను కనుగొంటాము ఇక్కడ మనం గ్లోబల్ కనిష్టం లేదా గరిష్ఠాన్ని కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ప్రతి పాయింట్ ను స్థానిక కనిష్టం లేదా గరిష్టంగా గుర్తించాల్సిన అవసరం లేదు కాబట్టి 1 1 వద్ద fx y విలువ 4 మరియు 0 0 వద్ద fx y విలువ 2 అవుతుంది అదేవిధంగా మిగతా పాయింట్ల వద్ద కూడా మనం ఫంక్షన్ విలువను లెక్కిస్తాము 0 9 మరియు 9 0 వద్ద ఫంక్షన్ విలువ 61 అవుతుంది ఈ విలువ అన్నిటికంటే తక్కువగా ఉంటుంది మరియు గరిష్ట విలువ నాలుగు అవుతుంది ఇది 1 1 వద్ద ఉంటుంది కాబట్టి ఇంటీరియర్ పాయింట్ 1 1 వద్ద ఫంక్షన్ విలువ గరిష్టమవుతుంది మరియు 0 9 వద్ద లేదా 9 0 వద్ద ఫంక్షన్ కనిష్ట విలువను కలిగి ఉంటుంది మరియు ఆ విలువ 61 అవుతుంది కాబట్టి ఇది బౌండెడ్ డొమైన్ కలిగిన ప్రాబ్లం మరియు ఇంతకుముందు ప్రాబ్లం లు ఓపెన్ డొమైన్ కి సంబంధించినవి కాబట్టి అక్కడ మనం బౌండరీ ని పరిగణలోకి తీసుకోలేదు ఎందుకంటే అక్కడ బౌండరీలు లేవు కానీ ఈ ప్రాబ్లం లో మనం క్లోజ్డ్ డొమైన్ ని బౌండరీ తో కలిగి ఉన్నాము తర్వాత మనం బౌండరీల కోసం వెతకాలి ఎందుకంటే గరిష్ట మరియు కనిష్టాలు బౌండరీల మీద ఉండవచ్చు ఈ సందర్భంలో కనిష్టం 9 0 దగ్గర మరియు 0 9 దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ ముగింపు ఏమిటంటే గరిష్ట మరియు కనిష్టాలు డొమైన్ యొక్క బౌండరీ పాయింట్ల వద్ద మాత్రమే ఉంటాయి అంటే గరిష్ట మరియు కనిష్టం కొరకు క్రిటికల్ పాయింట్లలో అవకాశం ఉన్న పాయింట్ల కోసం మనం చూడాలి ఇవి రిఫరెన్సులు